మూడవ మాడ్యూల్లో మనం వేరియబుల్స్ అసైన్మెంట్ లు మరియు Cలో ఆపరేటర్లు ఎలా ఉపయోగించబడతాయి అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం మనం మళ్ళీ ఒక చిన్న సమస్యను తీసుకుందాం ఇది పోలీనోమియల్ గుణకారం కి సంబందించిన సమస్య మనం ax b మరియు cx d అనే రెండు పోలీనోమియల్ లను తీసుకుందాం నా ఉద్దేశ్యం గుణకాలు a b లను మనమే తీసుకోవాలి మీకు c d అనే గుణకాలు కూడా ఇవ్వబడ్డాయి మీరు పోలీనోమియల్ ల ప్రోడక్ట్ ని గణించాలని భావిస్తున్నారు ఇక్కడ ప్రోడక్ట్ acx 2 bc x cd కావచ్చు మనకు నిజంగా కావలసినది x2 యొక్క గుణకం x గుణకం మరియు cd ఈ సమస్య P 1 1 కోసం ప్రోగ్రామ్ ను వ్రాయడానికి మనకు ఈ క్రింది స్టెప్ లు అవసరం మనము a b c d స్టోరేజ్ లేదా అన్ని గుణకాలు డిక్లేర్ చేయాలి మీరు యూసర్ నుండి తీసుకోవాలి అనుకుంటే వాటిని తాత్కాలికంగా ఎక్కడో స్టోర్ చేయాలి డిక్లరేషన్ పూర్తయిన తర్వాత మీరు యూసర్ నుండి గుణకాలను తీసుకోవాలి అవసరమైన అన్ని అంకగణిత ఆపరేషన్ లను చెయ్యండి చివరగా వాటిని స్క్రీన్ పై ముద్రించండి ఇవి ప్రాథమిక స్టెప్ లు ఇక్కడ మనకు ఇప్పటికే వ్రాసిన చిన్న ప్రోగ్రామ్ ఉంది మనము 1వ స్టెప్ అయిన స్టోరేజ్ డిక్లరేషన్ తో ప్రారంభిస్తాము మళ్లీ మొదటి కొన్ని లైన్ లు వదిలేద్దాం మీరు int a b c d మరియు int p2 p1 p0 లను ఇక్కడ చూడవచ్చు ఇది మనం ఇంతకు ముందు చేసిన దాని లాంటిది మనకు a b c d ఉన్నాయి ఇంకా నాలుగు గుణకాలు మరియు ప్రోడక్ట్ అవసరం పోలీనోమియల్ కి మూడు గుణకాలు మాత్రమే ఉన్నాయి p2 p1 మరియు p0 లు నేను వాటికి ఇస్తున్న పేర్లు స్టెప్ 2 ఇన్పుట్ లను చదవడం ఈ ప్రోగ్రామ్లో నేను ఒక గుణకం కోసం ఒక సారి మాత్రమే యూసర్ కి ప్రాంప్ట్ చేసే విధంగా వ్రాసాను అక్కడ printf enter a అని ఉంది యూసర్ ఒక సంఖ్యను నమోదు చేయాలని అర్థం అది scanf స్టేట్మెంట్ ని ఉపయోగించి రీడ్ చేయబడుతుంది తర్వాత printf enter b అని ఉంటుంది ఇప్పుడు మీరు b ని చదవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం ఈ విధంగా నాలుగు గుణకాలు రీడ్ చేయబడతాయి ఇది స్టెప్ 2 స్టెప్ 3 గుణకాలను లెక్కించి ముద్రించండి ఇక్కడ p2 p1 మరియు p0 అనే మూడు లైన్ లు ఉన్నాయి P2 అనేది a × c p2 అనేది a × d b × c మరియు p0 అనేది c×d మనము అసైన్మెంట్ ని చూడటం ఇదే మొదటిసారి అసైన్మెంట్లను చూసే మార్గం ఇక్కడ మొదటి లైన్ లో ని సమానత్వపు గుర్తుని చూడండి మీకు a ఇంటు c కనిపిస్తుంది ఇంటు అనేది గుణకారం కోసం ఆపరేటర్ మీరు aని cతో గుణిస్తున్నారు అది p2 కి కేటాయించబడింది ఈ స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడవచ్చంటే మీరు a × c ఆపరేషన్ చేయండి ఈ విలువ ను ఎడమ వైపున ఉన్న p2 కి కేటాయించండి ఇప్పుడు a × d b × c ఉంటుంది ఈ ఆపరేషన్ చేసి దానిని p1కి కేటాయించండి b × d ని p0కి కేటాయించండి ఈ మూడు స్టేట్మెంట్ల చివరలో ఇప్పటికే పోలీనోమియల్ యొక్క గుణకారం చేసిన పాయింట్ను p2 p1 మరియు p0 లలో తీసుకుంటాము ఇప్పుడు మనము ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రోడక్ట్ స్క్రీన్ పై ముద్రించబడుతుంది మళ్ళీ ఇక్కడ కనిపించే అన్ని క్లిష్ట విషయాలను మరచిపోండి printf ప్రోడక్ట్ అని ఇంకేదో ఉంది ప్రస్తుతానికి దానిని వదిలేద్దాం ఇది పోలీనోమిల్ రూపంలో గుణకాలను మాత్రమే ముద్రిస్తుంది నేను ఈ ప్రోగ్రామ్ వ్రాసాను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రోగ్రామ్ నేను చెప్పినట్లే ఉందని మీరు చూడవచ్చు ఇక్కడ int a b c d ఉన్నాయి తరువాత మూడు గుణకాలు p2 p1 మరియు p0 ఉన్నాయి వేరియబుల్ లని రీడ్ చేయడానికి నాలుగు scanf స్టేట్మెంట్ లు అన్ని అసైన్మెంట్ లు చేయడానికి లేదా అంకగణిత ఆపరేషన్ లు చేయడం కోసం మూడు స్టేట్మెంట్లు మరియు ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఒక చివరి స్టేట్మెంట్ ఉంది నేను ఇప్పుడు దీనిని కంపైల్ చేస్తాను ఇక్కడ ఎటువంటి ఎర్రర్ లు లేదా వార్నింగ్ లు రాలేదు ఎర్రర్ లు వార్నింగ్ లు అంటే ఏమిటో ఇప్పటివరకే మనం చూసాం కనుక ఇది సరైన ప్రోగ్రామ్ ఇప్పుడు నేను దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మునుపటిలాగా a విలువ కోసం ప్రాంప్ట్ ని చూస్తాము ఇక్కడ పోలీనోమియల్ లుగా 12 ని ఇస్తున్నాను ముఖ్యంగా మొదటి పోలీనోమియల్ 1 x 2 మరియు రెండవ పోలీనోమియల్ 3 x 4 రిజల్ట్ అనేది 3 x2 10 x 8 ఇది 1 x 2 3 x 4 అంటే 3 x2 10 x 8 అవుతుంది ప్రోగ్రామ్ను పూర్తిగా చూద్దాం మొదటి కొన్ని లైన్ లు ఉన్నాయి ఇది కామెంట్ లను కలిగి ఉంటాయి ఇక్కడ పైభాగంలో ఒక కామెంట్ ఉంది ఇది రెండు పోలీనోమియల్ లు ax b cx d లను గుణించే ప్రోగ్రామ్ ప్రోగ్రామర్ ఉద్దేశాన్ని చూపించడం ఎల్లప్పుడూ మంచిది ఈ రకమైన డాక్యుమెంటేషన్ ఇతరులకి మీ ప్రోగ్రామ్ ను చదవడానికి మరియు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది తర్వాత మునుపటిలాగే మనకు ఈ లైన్ includestdio h ఉంది ఇది అన్ని IO ఆపరేషన్లను చేయడానికి అవసరం మీరు కీబోర్డ్ నుండి రీడ్ చేయాలనుకుంటే లేదా స్క్రీన్పై ప్రింట్ చేయాలనుకుంటే ఇది అవసరం అవుతుంది ఇక్కడ ఇది a b c d p2 p1 మరియు p0 అనే డిక్లరేషన్లను కలిగి ఉన్నాము తర్వాత మనము స్క్రీన్పై ప్రింటింగ్ మరియు వినియోగదారు నుండి రీడ్ చేసే స్టేట్మెంట్ ల యొక్క శ్రేణిని వ్రాసాము తర్వాత ఆపరేషన్లు చేసాము మరియు ఫలితాన్ని స్క్రీన్ పై ముద్రించాము నేను ఇప్పటికే ఎగ్జిక్యూషన్ ని చూపించాను ఇది కాదు మనం వాస్తవానికి నేర్చుకోవాలనుకున్నది నేను మరొకటి చుపించాలనుకుంటున్నాను ప్రోగ్రామ్ను నిశితంగా పరిశీలించి ఇందులో ఉన్న కొన్ని నిస్సందేహమైన వివరాలను చూద్దాం a b c d ల తో ప్రారంభిద్దాం axb మరియు cxd పోలీనోమియల్ లని తీసుకుందాం అయితే ఈ నాలుగు గుణకాలను ఇవ్వడానికి మనకు యూజర్ లు అవసరం ఈ నాలుగు గుణకాలు యూజర్ నుండి తీసుకోబడాలి అంతే కాకుండా తాత్కాలికంగా ఎక్కడో స్టోర్ చేయాలి అక్కడ మనం ఈ వేరియబుల్స్ a b c మరియు d ని ఉపయోగించబోతున్నాం వేరియబుల్ అనే పదానికి అర్థం ఏమిటో కొంచెం సేపటిలో వివరిస్తాను ఈ సమయంలో a b c మరియు d అనేవి నాలుగు వేరియబుల్స్ అని అనుకోండి ఈ గుణకాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోదు ఎందుకంటే మీరు ప్రోడక్ట్ టర్మ్ లను రూపొందించాలి మీకు a b c d మరియు p2 p1 p0 ఉన్నాయి మీరు int a b c d కలిగి ఉన్నప్పుడు అది a b c మరియు d కొరకు స్టోరేజ్ ని కేటాయిస్తుంది ఎందుకంటే మీరు దాన్ని వినియోగదారు నుండి తీసుకున్న తర్వాత ఎక్కడో ఒకచోట సేవ్ చేయాలి p2 p1 p0 ఉన్నప్పుడు మళ్లీ మీరు ఈ స్టోరేజ్ని p 2 p 1 p0 కోసం కేటాయించి ఎక్కడైనా స్టోర్ చెయ్యాలి ముఖ్యంగా ఇది మీరు అన్ని ఆపరేషన్ లను చేయవలసిన మొత్తం స్టోరేజ్ ను జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ స్టోరేజ్ ప్రధాన మెమరీలో ఉంటుంది మేము ఇప్పటికే కంప్యూటర్ కోసం నమూనాను చూశాము మెమరీ CPU మరియు ఇతర యూనిట్లు ఉన్నాయి ఈ వేరియబుల్ లు మెమరీలో నిల్వ చేయబడతాయి మీరు ఈ ఇంటిజెర్ ని చూస్తే int అంటే ఇంటిజర్ దీనిని అనుసరించే ఏదైనా ఇంటెజర్ రకానికి చెందిన వేరియబుల్ అవుతుంది int a b c మరియు d కలిగి ఉన్నప్పుడు నాలుగు ఇంటిజర్ లు లేదా ఇంటిజర్ లు అని పిలువబడే డేటా రకం యొక్క నాలుగు వేరియబుల్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు p2 p1 మరియు p0 కూడా ఉన్నాయి వీటికి ముందు ఈ Int కూడా ఉంది అంటే p2 p1 మరియు p0 పేరుతో మూడు ఇంటిజర్ లు ఉన్నాయి ఇన్పుట్ గుణకాలు a b c మరియు d అన్నీ ఇంటిజర్ లు అయితే ఇంటిజర్ ల యొక్క ప్రోడక్ట్ మరియు సమ్ ఎల్లప్పుడూ ఇంటిజర్ లే కాబట్టి నేను p2 p1 మరియు p0 కోసం కూడా ఇంటిజర్లను ఉపయోగించాను దీనిని డేటా టైపు అంటారు మీకు వేరియబుల్ కావాలనుకున్నప్పుడు అది తెలియని రకానికి చెందిన వేరియబుల్ కాకూడదు అది తెలిసిన రకానికి చెందిన వేరియబుల్ అయి ఉండాలి లాంగ్వేజ్ మనకు అందించే కొన్ని ప్రాథమిక డేటా రకాలు ఉన్నాయి మీరు మీ స్వంతంగా డేటా టైపు ని నిర్మించాలనుకుంటే దానికి ఇతర డేటా టైపు లు ఉన్నాయి ఈ సందర్భంలో నేను C లో ఉన్న ప్రధానమైన డేటా టైపు ని ఉపయోగిస్తున్నాను దీనిని int అని పిలుస్తారు int అంటే పూర్ణాంకం అని గుర్తుంచుకోండి ఇప్పుడు మెమరీ పరంగా ఏమి జరగబోతోందో చూద్దాం ప్రోగ్రామ్ చూద్దాం ప్రారంభంలో మెమరీ ఉపయోగించబడదు నేను ఇక్కడ మెమొరీ యొక్క ఒక విభాగాన్ని మాత్రమే చూపిస్తున్నాను మెమరీ చాలా పెద్దదిగా ఉందని మరియు దానిలో అనేక బైట్ల స్టోరేజ్ ఉందని మనం అనుకుందాం నేను మెమరీలో కొంత భాగాన్ని మాత్రమే కుడి వైపున చూపిస్తున్నాను ప్రారంభంలో ప్రతిదీ ఉపయోగించబడదు int a b c d అనే డిక్లరేషన్ ఉన్న టైం లో దాని అర్థం ఏమిటో చూద్దాం మీరు ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాలుగు మెమరీ స్థానాలు ఉన్నాయి వీటిని a b c మరియు d పేర్లతో పిలుస్తారు మొదట్లో మనము కలిగి ఉన్న మెమరీ అనేది సేవ్ చేయబడినది కాదు int ab c మరియు d డిక్లరేషన్ అనేది మెమరీ స్థానాలకు కొన్ని పేర్లను జత చేస్తుంది ఈ ఉదాహరణలో ఈ మెమరీ లొకేషన్ను a అని ఈ మెమరీ లొకేషన్ను b అని పిలుస్తారు దీనిని c అని పిలుస్తారు మరియు ఈ లొకేషన్ను d అని పిలుస్తారు నేను ఉద్దేశపూర్వకంగా ఈ స్థానాలను ఎటువంటి విలువలు లేకుండా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు డిక్లేర్ చేసినప్పుడు మెమరీలో ఇప్పటికే ఎదో ఒక తెలిసిన విలువ ఉందని మీరు అనుకోకూడదు మీరు ప్రోగ్రామ్ను ప్రారంభించినప్పుడు ఏ విలువలు ఉన్నాయో తెలియదు యూసర్ ఈ విలువలు a b c మరియు d ని ఇన్పుట్ చేయాలని కూడా మనము అనుకోవచ్చు తదుపరి స్టేట్మెంట్ int p2 p1 p0 అంటే p2 p1 మరియు p0 అని పిలువబడే మూడు మెమరీ స్థానాలు ఉన్నాయని అర్థం ఈ చిత్రంలో ఇక్కడ a b c మరియు d లను పక్కపక్కనే మరియు p2 p1 మరియు p0 కూడా ప్రక్కనే ఉన్నట్లు చూపినప్పటికీ అది తప్పనిసరిగా అలా ఉండవలసిన అవసరం లేదు అవి సమీప మెమరీ స్థానాలుగా ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ ఇది ఉంది మనము మెయిన్ ఫంక్షన్ యొక్క మొదటి కొన్ని స్టేట్మెంట్ లను చూస్తాము ఇది చేసేదంతా స్టోరేజ్ ని డిక్లేర్ చేయడమే మీరు వివిధ మెమరీ స్థానాలను ఈ పేర్లతో పిలుస్తారు ఇప్పుడు మనం అనుసరించే స్టేట్మెంట్ లను చూద్దాం ఇక్కడ printf " enter a" అని ఉంది ఇది ఈ enter a ని స్క్రీన్పై ముద్రిస్తుందని అనుకుందాం ఇది యూసర్ ని ప్రాంప్ట్ చేస్తుంది scanf విషయానికి వస్తే ఇది స్క్రీన్ నుండి ఒక సంఖ్యను రీడ్ చేయబోతోంది యూసర్ ఇన్పుట్ 1 అని అనుకుందాం ఇక్కడ పోలీనోమియల్ ax b ని 1 x 2 అని మరియు cx d ని 3 x4 అని అనుకుంటాము ఈ సమయంలో యూసర్ 1ని నమోదు చేసి ఉంటారని భావిస్తున్నాము మరియు అది a అని పిలువబడే మెమరీ లొకేషన్లోకి వెళుతుంది ఒకటి ఈ మెమరీ లొకేషన్లోకి వెళుతుంది ఆపై printf "enter b" అని ఉంది ఇది స్క్రీన్పై enter b ని చూపుతుంది యూసర్ b ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఇక్కడ b అనేది 2 ఈ 2 అనేది ఈ మెమరీ లొకేషన్ b లోకి వెళుతుంది మరియు ఈ విధంగా అన్ని మెమరీ లొకేషన్ లో కి వెళతాయి చివరగా ఇక్కడ చూపబడిన అన్ని scanf స్టేట్మెంట్లు యూసర్ 1 2 3 4 నమోదు చేసినట్లయితే ఈ స్థానాలు 1 2 3 4 కలిగి ఉంటాయి నేను p 2 p 1 p0 నేను ఖాళీగా చూపుతున్నాను దాని అర్థం దానికి ఎటువంటి విలువ లేదని కాదు అది ఇంకా లెక్కించ చేయవలసిన వాల్యూ మనకు తెలియదని మాత్రమే అర్థం కాబట్టి ఈ సమయంలో a b c మరియు d అన్నీ ప్రోగ్రామ్లో సిద్ధంగా ఉన్నాయి మరియు అందుబాటులో ఉన్నాయి మనం తదుపరి స్టేట్మెంట్ల సెట్ కి వెళ్దాం తదుపరి సెట్ స్టేట్మెంట్లు p2 p1 మరియు p0 క్యాలుకులేషన్ కొరకు ఉంటాయి ఈ కంప్యూటర్ మోడల్ ని గుర్తుంచుకోండి నేను కంట్రోల్ యూనిట్ని చూపించాను కంట్రోల్ యూనిట్ మరియు ALU కలిగి ఉన్న CPU మెమరీ ఉన్నాయి ఈ సమయంలో నేను మెమరీని మరియు ALUని చూపుతున్నాను నేను ఇన్పుట్ అవుట్పుట్ మరియు ఇతర నోడ్లను చూపడం లేదు ALU అంటే అర్థమెటిక్ మరియు లాజిక్ యూనిట్ ఇక్కడ మనకు గుణకారం కూడిక మొదలైన అంకగణిత కార్యకలాపాలు అవసరం కాబట్టి నేను ALUని కూడా చూపిస్తున్నాను ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ను చూద్దాం ఇక్కడ స్టార్ అనేది గుణకారం మీకు కావలసినది a మరియు c గుణించబడటం దాని ఫలితం తప్పనిసరిగా p2లో నిల్వ చేయబడాలి ఇదే మీకు కావలసినది మరియు ఇది పనిచేసే విధానం ఇదే మీరు p2 ని ac గా కలిగి ఉన్నప్పుడు a మరియు c మెమరీ నుండి ALUలోకి తీసుకురాబడతాయి ALU గుణకారము ఆపరేషన్ ని చేస్తుంది ఈ సందర్భంలో ఇది 1 3 అవుతుంది మరియు ఫలితం 1 3 అంటే 3 అనేది తిరిగి p 2 లో కి వ్రాయబడుతుంది మీరు ఈ స్టేట్మెంట్ను చూస్తే a విలువను రీడ్ చేస్తున్నాము ఇది 1 మీరు c యొక్క విలువను రీడ్చ చేస్తారు ఇది 3 ఇప్పుడు గుణకారం చేయండి దాని ఫలితం 3 వస్తుంది ఈ ఫలితం మెమరీ లొకేషన్ p2లో తిరిగి వ్రాయబడుతుంది అదే మనం కలిగి ఉంటాయి ఇప్పటివరకు మనము 1 మరియు 3 ను రీడ్ చేసాము ఇక్కడ ఫలితం 3 ఇప్పుడు మనము తదుపరి స్టేట్మెంట్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము తదుపరి స్టేట్మెంట్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది దానికి ఒక స్టార్ ఉంది మరియు ప్లస్ ఉంది అంతేకాకుండా ఇక్కడ మరొక స్టార్ ఉంది ఆపరేషన్ జరిగే క్రమంలో మీరు ముందుగా ఆపరేషన్ a b చేయండి ఆపై ఆపరేషన్ b c చేయండి ఈ రెండింటి ఫలితం తర్వాత ఆడ్ చేయబడుతుంది తుది ఫలితం తిరిగి p1లో ఉంచబడుతుంది అదే మనం ఇప్పుడు యానిమేషన్లో చూడబోతున్నాం a మరియు d రెండూ ALUలో కి రీడ్ చేయబడతాయి ఇది ఇంకా p1కి తిరిగి వ్రాయడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే మీరు ఇప్పటికీ కుడి వైపున మరిన్ని కార్యకలాపాలను కలిగి ఉన్నారు ఇది 1 4 దీని ఫలితం 4 ఇది తాత్కాలికంగా ALUలోనే నిల్వ చేయబడుతుంది అప్పుడు మీరు b c b మరియు c ని మెమరీ నుండి రీడ్ చేసారు మరియు దాన్ని ఫలితం 6 2 3 అనేది 6 అవుతుంది మరియు మీరు ఇంకా 6 ని p1 కి వ్రాయలేరు ఎందుకంటే ఇది కూడా తాత్కాలిక ఫలితం మనకు కావలసినది a d b c కాబట్టి మనం మెమరీలోనికి 6 వ్రాయలేము ఇప్పుడు ALUలో 4 మరియు 6 ఉన్నాయి ఇవి ఈ అడిషన్ ఆపరేషన్ ని నిర్వహించడానికి అవసరం అవుతాయి ఒకవేళ మనకు ఈ ఆపరేషన్లలో ఎదో ఒకటి మాత్రమే ఉంటే అనగా a × d అందుబాటులో ఉందని అనుకుందాం కానీ b × c అందుబాటులో లేదు అనుకోండి అప్పుడు అడిషన్ చేయడం సాధ్యం కాదు కానీ ఈ సమయంలో మీకు 4 మరియు 6 రెండూ ఉన్నాయి 4 6 ALU ద్వారా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది దాని ఫలితం 10 మీరు ఫలితాన్ని పొందిన తర్వాత దాన్ని తిరిగి p1కి వ్రాయడానికి సిద్ధంగా ఉన్నారు RHS లేదా కుడి వైపు వాల్యూ సిద్ధంగా ఉంది ఫలితం కూడా ఉంది ఇప్పుడు ఈ ఫలితాన్ని p1 లోకి వ్రాస్తాము తదుపరి CPU చివరి స్టేట్మెంట్ కి వెళుతుంది ఇది p0 అనగా b × d మళ్ళీ b మరియు d లను ప్రైమరీ మెమరీ నుండి తీసుకుంటాము ఈసారి b మరియు d విలువలు మారాయి అవి 2 మరియు 4 దాని ఫలితం మెయిన్ మెమరీలో తిరిగి వ్రాయబడుతుంది ప్రోగ్రామ్ చివరిలో మనకు 3 10 మరియు 8 ఉన్నాయి ఇక్కడ ప్రోగ్రామ్ను శీఘ్రంగా పరిశీలిద్దాం మనము చూసింది ఈ నాలుగు లేదా 10 నుండి 17 లైన్ ల వరకు ఉన్న ఈ స్టేట్మెంట్లని ప్రారంభంలో యూసర్ నుండి రీడ్ చేసిన విలువల ద్వారా నాలుగు మెమరీ స్థానాలను a b c మరియు d లను నింపాము 18 19 మరియు 20 లైన్లు ఆపరేషన్ల ను చేశాయి యూసర్ ప్రమేయం ఇక్కడ లేదు మెమరీ నుండి విలువలు రీడ్ చేశాం మరియు గణన లు చేయబడతాయి ఫలితాలు మెమరీలో తిరిగి వ్రాయబడతాయి చివరగా లైన్ సంఖ్య 22 ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు అది p2 p1 మరియు p0లను నిర్దిష్ట ఆకృతిలో స్క్రీన్పై ముద్రించమని అడుగుతోంది అది ముద్రించబడే విధానం క్రింది విధంగా ఉంది ఇక్కడ ప్రోడక్ట్ అనేది dx2 d xdn దాని అర్థం ఏమిటంటే మీరు ఈ dని ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినపుడు స్క్రీన్ పై ఎప్పటికీ చూడలేరు మీరు ఇక్కడ రిజల్ట్ చూసినట్లయితే నేను కూడా అదే రిజల్ట్ నమోదు చేసాను ఇక్కడ ప్రోడక్ట్ అనేది 3x210x8 మాత్రమే ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఈ dని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు d ఉన్న ప్రతిచోటా కోట్ ల వెలుపల ఉన్న దానికి సంబందించిన విలువను చూస్తారు p2ని ఇంటిజెర్ గా ప్రింట్ చేయమని చెబుతుంది అదే d అంటే p2 అనేది ఇంటిజెర్ దానిని ఇంటిజెర్ గా ముద్రించండి p1 కూడా ఇంటిజెర్ దానిని ఇంటిజెర్ గా ముద్రించండి p0 అనేది కూడా ఇంటిజెర్ దానిని ఇంటిజెర్ గా ముద్రించండి అందుకే మీరు ఈ ఫలితాన్ని 3x2 10 x 8 గా పొందుతారు ఈ x కారట్ 2 లేదా x 2 ప్రోగ్రామ్లోనే ఉంటుంది ఈ x అనేది కూడా ప్రోగ్రామ్లో ఒక పదజాలం మీరు ఇక్కడ ఫలితంలో చూస్తారు మనము ఫార్మాట్ స్పెసిఫైయర్ మొదలగు వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం కానీ ఈ d అనేది స్క్రీన్పై ముద్రించబడినది కాదని గుర్తుంచుకోండి స్క్రీన్ పై ఏదైనా ప్రింట్ చేయడానికి మీకు ప్రైమరీ మెమరీ లో p2 p1 మరియు p0 అవసరం కానీ మనము వాటిని 3 10 మరియు 8గా కలిగి ఉన్నాము మీరు printf స్టేట్మెంట్ను చూసినప్పుడు మీరు ఈ 3 10 మరియు 8ని చదవవచ్చు మరియు వాటిని తెరపై ముద్రించండి